మాడ్యూల్ 1 యొక్క 12వ ఉపన్యాసానికి స్వాగతం మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అనేది టాక్సానమీ అఫ్ లెర్నింగ్ అభ్యాసానికి సంబంధించినది దీని పై మనము దృష్టి సారిస్తాము అంతకుముందు మునుపటి ఉపన్యాసం లో మనము జ్ఞానం యొక్క స్వభావాన్ని చూశాము జ్ఞానాన్ని కలిగి ఉన్నదాన్ని నిర్వచించడం ఇప్పటికీ తాత్వికంగా పరిష్కరించబడని ప్రశ్న అని మనము గుర్తించాము కాబట్టి జ్ఞానం అనే పదాన్ని నిర్వచించే ప్రయత్నం చేయడానికి మనము ఏ ప్రయత్నం చేయలేదు ఆపరేటివ్ స్థాయిలో మనము ఫ్యాక్చవల్ కాన్సెప్ట్యువల్ ప్రోసీడ్యురల్ మరియు మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అనే నాలుగు సాధారణ జ్ఞాన విభాగాలను ఎంచుకున్నాము మరియు ఈ నాలుగు వర్గాల జ్ఞానం గురించి క్లుప్త అవలోకనాన్ని ఇచ్చాము మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ ఏమిటో క్లుప్తంగా నిర్వచించేటప్పుడు ఏమి జరుగుతుందో మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ గురించి కొంచెం ఎక్కువ నేర్చుకోవడం ఉపాధ్యాయులను వారి స్వంత విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవటానికి ఎంతో శక్తినిస్తుందని మన ఇంజనీరింగ్ విద్య సందర్భంలో మనము భావించాము ఇప్పుడు ఈ ఉపన్యాస ఫలితం మెటాకాగ్నిటివ్ జ్ఞానం యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం దీన్ని సవివరంగా వ్యవహరించడానికి లేదా గురువు తన బోధనలో ఎలా చేర్చాలి అనే దాని గురించి మనము ఎటువంటి ప్రయత్నం చేయము మనము తరువాత మాడ్యూల్లో చర్చిస్తాము మెటాకాగ్నిషన్కు వస్తే అది ఏమిటి మెటాకాగ్నిషన్ అనేది ఒకరి స్వంత ఆలోచన గురించినది అందుకే మనం మెటా అనే పదాన్ని ఉపయోగిస్తాం ఆ కోణంలో మనం మన స్వంత ఆలోచన గురించి ఆలోచిస్తున్నప్పుడు అది ఉన్నత శ్రేణి ఆలోచనా సామర్థ్యంగా మారుతుంది మరో మాటలో చెప్పాలంటే మన స్వంత నైపుణ్యాలు జ్ఞానం లేదా అభ్యాసం లేదా నిర్వచించిన మరొక మార్గాన్ని అంచనా వేయగల సామర్థ్యం ఒక వ్యక్తి తన సొంత స్థాయి జ్ఞానం మరియు ఆలోచన ప్రక్రియల గురించి అవగాహన కలిగి ఉంటాడు ఒకే నిర్వచనం యొక్క అనేక రకాల్లో ఇది నిర్వచించబడింది మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది మెటాకాగ్నిటివ్ సామర్ధ్యం అనేది విద్యార్థి ఎంత బాగా అధ్యయనం చేస్తున్నాడు మరియు ఎంతకాలం చేస్తున్నాడు అనేదాన్ని ప్రభావితం చేస్తుంది ఇది విద్యార్థుల అభ్యాస ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగం అది కూడా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థుల అధ్యయనం ఎంత బాగా మరియు ఎంతకాలం ప్రభావితం చేస్తుంది విద్యార్థులు ఎంత మరియు ఎంత లోతుగా నేర్చుకుంటారో కూడా మెటాకాగ్నిటివ్ సామర్ధ్యం ద్వారా ప్రభావితమవుతుంది కాబట్టి ఆ మేరకు ఇది కేంద్రం మెటాకాగ్నిషన్ గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి ఇది గుర్తించబడింది మరియు పరిశోధన ద్వారా తగిన రుజువు ఉంది అధిక పనితీరు ఉన్న విద్యార్థులు మెరుగైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు మీరు ఒక ఇన్స్టిట్యూట్ తీసుకోండి మరియు ప్రత్యేకంగా ఒక స్వయంప్రతిపత్త సంస్థలో మీరు విద్యార్థుల పనితీరును పరిశీలిస్తే అధిక పనితీరు కనబరిచే విద్యార్థులు సాధారణంగా మెరుగైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు అయితే బలహీనమైన విద్యార్థులు సాధారణంగా ఇతర లోపాలతో పాటు పేలవమైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు ఇది ప్రత్యేకంగా పేలవమైన మెటాకాగ్నిషన్ నైపుణ్యాలు కాదు ఇతర లోపాలు ఉండవచ్చు కానీ పేలవమైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యం అతని పనితీరులో ఒక పెద్ద భాగం కాబట్టి చివరికి పేలవమైన మెటాకాగ్నిషన్ అసమర్థత యొక్క పెద్ద భాగం అని చెప్పగలం కాబట్టి ఎవరైనా ప్రదర్శించలేకపోతే ఉపాధ్యాయుడు చూడవలసిన రంగాలలో ఒకటి అతని మెటాకాగ్నిటివ్ సామర్ధ్యం పేలవమైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు ఏమి చేస్తారు తమకు తెలియని కోర్సుని వారు బాగా నేర్చుకున్నారని వారు ముందుగానే వారి అధ్యయన సమయాన్ని తగ్గిస్తారు అంటే వారు ప్రావీణ్యం పొందారని వారు భావిస్తారు మరియు వారు దానిలో ఇంకేమీ ప్రయత్నం చేయరు మరియు ముఖ్యంగా వారు చాలా తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు లేదా వారి అవగాహన స్థాయిలో చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు మరియు అది ఎక్కడ ప్రతిబింబిస్తుంది వారు పరీక్షలలో వారి పనితీరును తక్కువ అంచనా వేస్తారు లేదా అతిగా అంచనా వేస్తారు మీరు తరగతి పరీక్షలో ఎంత బాగా రాణించారని మీరు అడిగితే మరియు వారు నిజంగా వారి గ్రేడ్ లేదా మార్కులు పొందిన తర్వాత నోట్స్ ను పోల్చి చూస్తే వారు వారి పనితీరును తక్కువ అంచనా వేస్తారు లేదా అతిగా అంచనా వేస్తారు మరియు వీటన్నిటి కారణంగా వారు తక్కువ అధ్యయన నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎలా అధ్యయనం చేయాలి ఎవరితో చదువుకోవాలి ఏమి చదువుకోవాలి ఎవరిని అడగాలి ఎవరితో చర్చించాలి వారు అలాంటి పేలవమైన అధ్యయన నిర్ణయాలు తీసుకుంటారు మనం మెటా ఎందుకు చెప్పాలనుకుంటున్నాము మెటా అంటే ఒకరి స్వంత మేధో పనితీరు కోసం ప్రేక్షకులు కావడం మనం చేసేటప్పుడు ఏమి చేస్తున్నామో మనకు తెలియదు ప్రస్తుతానికి మనము ఏమి చేస్తున్నామో మీకు తెలియకపోతే మనము నిమగ్నమై ఉన్న ఒక ప్రక్రియను మెరుగుపరచడం చాలా కష్టం ఉదాహరణకు మీరు ఒక ఆట ఆడుతున్నప్పుడు సాధారణంగా కొంతవరకు శారీరక కదలికలు గురించి ఆటగాడికి అతని కొన్ని లోపాలు తెలుసు ఈ రోజుల్లో మనకు అద్భుతమైన సాధనాలు ఉన్నాయి ఇక్కడ మీరు మీ ఆట మొత్తాన్ని వీడియో చేయవచ్చు మరియు ఒక కోచ్ దానిపై వ్యాఖ్యానించవచ్చు మరియు మీరు నిజంగా ఎక్కడ ఏమి చేస్తున్నారో ఖచ్చితంగా గుర్తించవచ్చు అంటే మీరు ప్రదర్శన చేస్తున్నప్పుడు మీకు ఇచ్చిన అభిప్రాయాన్ని మీరు విలువైనదిగా భావిస్తారు మరియు అది మీ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది శారీరక శ్రమ ఉన్న చోట ఇది ఇప్పుడు మామూలుగా ఆచరించబడుతుంది కాగ్నిటివ్ కార్యకలాపాలు కేవలం ఫోటో తీయడం ద్వారా ఒక వ్యక్తి సమస్యపై పని చేస్తున్నప్పుడు వీడియో గ్రాఫింగ్ ద్వారా మీకు ఎక్కువగా లభించదు ఎందుకంటే ఇది నేరుగా కొలవలేనిది నేరుగా గమనించలేము ఎందుకంటే ఇది మానసిక ప్రక్రియ మరియు ఆ మేరకు ఏకైక కోచ్ లేదా ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రవర్తన ఆధారంగా లేదా సమస్యను పరిష్కరించే సమయంలో విద్యార్థి ఏ నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటున్నాడనే దానిపై ఆధారపడి అతను మెటాకాగ్నిషన్ యొక్క ఏ అంశాలపై లోపం ఉందో లేదో మాత్రమే గ్రహించగలడు మరియు అభిప్రాయాన్ని తదనుగుణంగా తెలియజేస్తాడు కాబట్టి మెటా నిజంగా ఉన్నత ఆలోచనా విధానం ఉన్నత శ్రేణి ఆలోచనా విధానం మరియు ఇది మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటే ఇది స్వయంగా నేర్చుకోవలసిన విషయం ఇప్పుడు మెటాకాగ్నిషన్ ఏమి చేస్తుంది అది ఎలా మానిఫెస్ట్ అవుతుంది ఉదాహరణకు విద్యార్థి అభ్యాస లక్ష్యాలు విజయ ప్రమాణాలు మరియు వివరణాత్మక అభిప్రాయాన్ని ఉపయోగిస్తాడు వీటన్నిటి గురించి అతనికి తెలుసు ఉదాహరణకు అతను పని చేస్తున్నప్పుడు అభ్యాస లక్ష్యం ఏమిటో అతనికి తెలుసు మరియు అతను విజయవంతమైన ప్రమాణాలను ఎప్పుడు విజయవంతంగా నేర్చుకున్నాడని భావిస్తారు మరియు ఎవరైనా అభిప్రాయాన్ని ఇస్తుంటే అతను ఏమి చేస్తున్నాడో దానితో సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి మెటాకాగ్నిటివ్ సామర్థ్యం ఉన్న వ్యక్తి అభ్యాస లక్ష్యాలు విజయ ప్రమాణాలు మరియు వివరణాత్మక అభిప్రాయాన్ని ఉపయోగిస్తాడు వైఖరులు మరియు అలవాట్లు అభ్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కూడా అతను గుర్తిస్తాడు లేదా అతను నేర్చుకునే ప్రాధాన్యతలు మరియు బలాలను గుర్తించవచ్చు కమ్యూనికేట్ చేయవచ్చు మరియు పని చేయవచ్చు అతను అభ్యాస పరిస్థితులను అంచనా వేయవచ్చు మరియు తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయవచ్చు అంటే అతను నేర్చుకోవడంలో ఒక మార్గానికి మాత్రమే పరిమితమవ్వడు అభ్యాస పరిస్థితులకు అనుగుణంగా అతను తన సొంత ప్రణాళికను అభివృద్ధి చేయగలడు అనే దాని పై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీరు ప్రోగ్రామింగ్లో ఒక కోర్సు నేర్చుకుంటుంటే లేదా మీరు మెటీరియల్స్ లపై వివరణాత్మక కోర్సును చదువుతుంటే నేర్చుకోవడానికి మీ కార్యాచరణ మరియు ప్రణాళిక భిన్నంగా ఉంటుంది వారి అభ్యాసం గురించి ప్రతిబింబిస్తారు మరియు వారి ఆలోచన గురించి సంభాషణలో పాల్గొంటారు వారు తరచుగా వారి సహోద్యోగులతో వారి స్నేహితులతో లేదా ఉపాధ్యాయుడితో వారి ఆలోచన గురించి చర్చించడం చూడవచ్చు సాధారణంగా ప్రజలు దాని నుండి దూరంగా ఉంటారు మరియు మెటాకాగ్నిటివ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి తోటివారితో మాట్లాడటానికి ఇష్టపడతాడు అభ్యాసానికి అడ్డంకులు ఎదురైనప్పుడు విద్యార్థులు స్పష్టత మరియు మద్దతును కోరుకుంటారు కాబట్టి మీరు ఒక నిర్దిష్ట అడ్డంకిని దాటలేకపోయినప్పుడు కోచ్ నుండి మద్దతు కోరడం లో వారు సంకోచించరు సరే సరైన మెటాకాగ్నిషన్కు వద్దాం సాహిత్యంలో అవి విస్తృతంగా రెండు కోణాలుగా విభజించబడ్డాయి ఒకటి రిఫ్లెక్షన్ మరొకటి సెల్ఫ్ రేగులేషన్ రిఫ్లెక్షన్ కూడా అవగాహనగా పరిగణించవచ్చు ఇక్కడ మీకు మీ జ్ఞానం గురించి తెలుసు అలాగే మీ స్వంత ఆలోచనా విధానం గురించి మీకు తెలుసు సెల్ఫ్ రేగులేషన్ అంటే నేర్చుకోవడం గురించి నేను ఎలా నిర్వహించగలను అని నేను ఎలా నిర్వహించగలను అభ్యాస ప్రక్రియను నేను ఎలా నిర్వహించగలను సెల్ఫ్ రేగులేషన్ అనగా స్వీయ నియంత్రణ అంటే అదే ఒకరు మెటాకాగ్నిషన్ యొక్క కొన్ని అంశాలలో మాత్రమే లోపం కలిగి ఉండవచ్చు కానీ తప్పనిసరిగా మెటాకాగ్నిషన్ యొక్క అన్నీ అంశాలలో కాదు పెద్దవాళ్ళు వారి వృత్తి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఏమి జరుగుతుంది వారు సమస్యను పరిష్కరించడం ఎలా అనే దానిపై సహేతుకమైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలను సంపాదించినట్లు అనిపిస్తుంది వారు ఇతర వ్యక్తులను అడగనికి సంకోచించరు కానీ అనుభవం లేని విద్యార్థుల గురించి మనము మాట్లాడుతున్నట్లైతే ఆరంభకులకి మెటాకాగ్నిషన్కు సంబంధించి కొంత కోచింగ్ అవసరం ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే ఏమిటి విద్యార్థులకు వారి స్వంత జ్ఞానం మరియు ఆలోచన గురించి ఆలోచనలు భావాలు మరియు అంతర్ దృష్టి ఉంటుంది ఇప్పుడు రిఫ్లెక్షన్ లేదా జ్ఞానం యొక్క అవగాహన రకాలు ఏమిటి ఇది ఫ్లావెల్ ప్రకారం జ్ఞానం యొక్క అవగాహన ఆలోచన యొక్క అవగాహన మరియు ఆలోచనా వ్యూహాల అవగాహన జ్ఞానంపై అవగాహన అంటే ఏమిటి ఒకరికి ఏమి తెలుసు ఏది తెలియదు మరియు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం మూడు ఉన్నాయి నాకు ఏమి తెలుసు నాకు ఏమి తెలియదు నేను ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాను ఇచ్చిన విధానాన్ని ఎలా వర్తింపజేయాలో నాకు తెలుసు కానీ ఇచ్చిన పరిస్థితిలో దీన్ని వర్తించవచ్చో నాకు తెలియదు దీని అర్థం అతనికి తెలుసు మొదటి రెండు సంతృప్తికరంగా ఉన్నాయి అంటే నాకు తెలిసినది నాకు తెలుసు కానీ నాకు ఇంకేదో తెలియదు ఇప్పుడు ఆ ప్రత్యేక అవగాహనతో నేను ఏమి చేయాలి అనేది తదుపరి స్థాయి కానీ కనీసం నాకు ఎలా వర్తింపచేయాలో నాకు తెలియదు కానీ నేను ఈ ప్రత్యేక సమస్య గురించి ప్రతిదీ నాకు తెలుసు అది పేలవమైన మెటాకాగ్నిటివ్ జ్ఞానం జ్ఞానం యొక్క ఈ అవగాహన ఇతరుల జ్ఞానం యొక్క అవగాహనను కలిగి ఉంటుంది ఉదాహరణకు నా స్నేహితుడికి నాకు తెలియని దాని గురించి కొంత తెలుసు నాకు ఆ జ్ఞానం ఉంటే నేను ఆ స్నేహితుడి వద్దకు వెళ్లి అడుగుతాను ఉదాహరణకు ఈ విధానాన్ని ఎప్పుడు అన్వయించవచ్చో సుధా అర్థం చేసుకుంటారని నాకు తెలుసు కాబట్టి దానిని నాకు వివరించమని ఆమెను అడుగుతాను కాబట్టి నేను ఆ స్థానం తీసుకుంటాను అది మంచి మెటాకాగ్నిటివ్ అవగాహన ఇప్పుడు ఆలోచనపై అవగాహన కాగ్నిటివ్ పనులను అర్థం చేసుకోవడం మరియు వాటిని పూర్తి చేయడానికి అవసరమైన వాటి స్వభావం ఇది చాలా పెద్ద విషయం మరియు ఆలోచన యొక్క కొన్ని అంశాలలో లోపం ఉండవచ్చు ఇక్కడ సరళమైన ఉదాహరణ ఏమిటంటే నా పాఠ్యపుస్తకాన్ని చదవడం కంటే నా స్నేహితుడి నోట్స్ చదవడం నాకు చాలా సులభం ఇది నా ఆలోచన యొక్క అవగాహన సరేనా అదేవిధంగా నా అభ్యాసానికి దిశానిర్దేశం చేసే విధానాలను అర్థం చేసుకునే ఆలోచనా వ్యూహాల అవగాహన మొదటి విషయం నా అవగాహన మరియు ఆ తరువాత నేను తెలుసుకున్న తర్వాత నా అభ్యాసాన్ని ఎలా నిర్దేశిస్తాను మరియు నాకు అనేక ఎంపికలు ఉన్నాయి నేను అనుసరించే అనేక వ్యూహాలు నాకు ఉండవచ్చు ఉదాహరణకు ఒక వ్యూహం ఏమిటంటే నేను పాఠ్య పుస్తకం నుండి చదవడంలో ఇబ్బంది పడుతున్నాను నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నేను అనుసరించేది ఏమిటి ఎంపికలు ఉన్నాయి నేను వెళ్లి నా స్నేహితుడిని నాకు వివరించమని అడగవచ్చు లేదా ఇది మరొక వ్యూహం బయటికి వెళ్ళే ముందు నేను చదివిన వాటిని సంగ్రహించాలి కాబట్టి ఉదాహరణకు సంగ్రహించడం అర్థం చేసుకోవడానికి చాలా శక్తివంతమైన సాధనం కనుక ఇది నేను అనుసరించే వ్యూహం అంటే ఈ ప్రత్యేకమైన వ్యూహం గురించి నాకు తెలుసు కాబట్టి ఇవి జ్ఞానం మరియు ఆలోచనపై మూడు రకాల అవగాహన ఇప్పుడు మెటాకాగ్నిటివ్ రెగ్యులేషన్ చూద్దాము ఇప్పుడు నా సామర్థ్యాలతో పాటు అసమర్థత గురించి నాకు తెలుసు ఇప్పుడు ఆ సందర్భంలో నేను నా అభ్యాసం గురించి ఎలా వెళ్ళాలో ఇప్పుడు ప్రణాళిక రూపొందించుకోవాలి ఆన్ బ్రౌన్ ప్రకారం మన అభ్యాసానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి పనులకు సంబంధించిన విధానాలను ప్లాన్ చేయడం అది సమస్యను గుర్తించడం మరియు వ్యూహాలను ఎన్నుకోవడం మరియు ఆలోచనలను నిర్వహించడం మరియు ఫలితాలను అంచనా వేయడం కాబట్టి సమస్యను గుర్తించడం మరియు వ్యూహాలను ఎంచుకోవడం అంటే నాకు తెలిసిన వాటిని నేను ఎలా ట్రాక్ చేయగలను ఏ మార్గాలని ఎంచుకోవాలని నేను ఎలా నిర్ణయించుకోవాలి ఈ విధానాన్ని నేను ఎంతకాలం ప్రయత్నించాలి నేను ఎప్పుడు మరొక వ్యూహానికి మారాలి నేను తరువాత ఏమి ప్రయత్నించాలి మంచి మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలు ఉన్న కొంతమంది నా వద్ద ఉన్న వివిధ వ్యూహాల మధ్య మంచి ఎంపిక చేసుకోగలుగుతారు సమస్యను గుర్తించడం మరియు వ్యూహాలను ఎన్నుకోవడం మరియు మన ఆలోచనలను నిర్వహించడం మరియు ఫలితాలను అంచనా వేయడం వంటివి మనము చెప్పినట్లుగా పనికి ప్రణాళిక విధానాలు ఉదాహరణకు మీరు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలాసార్లు మీరు ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు ఈ విధానాన్ని నేను ఎంత సమయం అనుసరించాలి నేను ఎప్పుడు మరొక వ్యూహానికి మారాలి అనేది చాలా సమయం ఆదా చేసే చర్య మరియు మంచి మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలు ఉన్న వ్యక్తి అలా చేయగలడు మరొకటి మీరు పనులను ప్లాన్ చేస్తున్నారు మరియు దాని గురించి వెళుతున్నారు తరువాత ఏమి జరుగుతుందో మీరు నేర్చుకునేటప్పుడు మీ కార్యకలాపాలను పర్యవేక్షించగలగాలి మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు మన స్వంత వ్యూహాల ప్రభావాన్ని సవరించడం మరియు అంచనా వేయడం ఆధారంగా మీరు ఎంతవరకు నేర్చుకున్నారో పరీక్షించగలగాలి కాబట్టి ఒకరి స్వంతదానిని పర్యవేక్షించగలుగుతారు మరియు ఇది మంచి మెటాకాగ్నిటివ్ రెగ్యులేషన్ అప్పుడు ఏమి జరిగిందో ప్రక్రియలో పర్యవేక్షించబడి మీరు ఫలితాలను తనిఖీ చేయగలగాలి అది పూర్తయింది మీరు సామర్థ్యం మరియు ప్రభావం యొక్క నిర్దిష్ట ప్రమాణాలకు వ్యతిరేకంగా ఫలితాలను అంచనా వేయగలగాలి మీరు చాలా అసమర్థంగా చాలా సమయం తీసుకునే కొన్ని పద్ధతులను అనుసరిస్తున్నారు మరియు ఇది ప్రభావవంతంగా ఉండదు కాబట్టి మనము సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని కలిగి ఉన్న కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను ఉపయోగించి ఫలితాన్ని అంచనా వేయగలగాలి ఇప్పుడు ఈ జ్ఞానంతో ఒక బోధకుడు లేదా ఉపాధ్యాయుడు ఒకరి కోర్సులో మెటాకాగ్నిటివ్లో కొంత సూచనలను చేర్చాలి మన స్వంత క్షేత్ర అధ్యయనం ద్వారా మనము గమనించిన విషయం ఏమిటంటే మంచి సంస్థలలో అధిక పనితీరు కనబరిచే విద్యార్థులు ఎక్కువగా వారు సహేతుకంగా సంతృప్తికరమైన మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు అయినప్పటికీ సరిపోని మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలు ఉన్న కొద్ది శాతం మందిని మీరు ఇప్పటికీ కనుగొంటారు కానీ మీరు కళాశాల యొక్క ర్యాంక్ ఆర్డర్ ర్యాంక్ ఆర్డర్లను గమనిస్తూ ఉంటారు మరియు కొంతమంది విద్యార్థులు CET ర్యాంకింగ్స్లో ఉన్నత ర్యాంకింగ్ కలిగి ఉంటారు కానీ వారు చాలా తక్కువ మెటాకాగ్నిటివ్ సామర్ధ్యాలను కలిగి ఉంటారు మరియు వారు చాలా బలమైన ప్రతికూల అలవాట్లు మరియు వైఖరులతో వస్తారు మరియు వాటిని బోధన మరియు మెటాకాగ్నిషన్ ద్వారా మాత్రమే అధిగమించవచ్చు ఈ రోజు నాటికి ఇది సాధారణ తరగతి గది బోధనలో భాగం కానందున ఉపాధ్యాయుడికి దాని గురించి తెలియకపోవటం వల్ల మెటాకాగ్నిషన్ పాత్ర గురించి లేదా కోర్సు యొక్క సిలబస్ చాలా ఓవర్లోడ్ అయినందున మీరు సిలబస్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు కానీ విద్యార్థులు నిజంగా అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని ఎంచుకున్నారని ఖచ్చితంగా తెలుసుకోరు కాబట్టి ఇన్స్ట్రక్షన్ మెటాకాగ్నిషన్ ఏమి చేస్తుంది అది ఏమి చేస్తుంది ఇది ఆలోచన మరియు అభ్యాస నైపుణ్యాల సంగ్రహాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది విద్యార్థులు సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు మీరు కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మెటాకాగ్నిటివ్ ఇన్వెంటరీ సాహిత్యంలో ప్రజలు అనేక రకాల మెటాకాగ్నిటివ్ ఇన్వెంటరీలను అభివృద్ధి చేశారు ఆ జాబితాల నుండి మూలకాలను ఎంచుకొని ఎక్సర్సైజ్ చేసే సమయంలో కొంచెం సర్వే చేయవచ్చు దాని ఆధారంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన అభిప్రాయాన్ని ఇవ్వగలడు ఇన్స్ట్రక్షన్ మెటాకాగ్నిషన్ తరగతి గదిలో విశ్వాసం మరియు స్వాతంత్ర్యాన్ని పెంచుతుంది వారి అభ్యాసాన్ని స్వీయ నియంత్రణకు విద్యార్థులను ప్రోత్సహిస్తుంది నిర్ణయం తీసుకోవడం మరియు లక్ష్యాన్ని నిర్దేశించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది వారి ఆలోచన యొక్క నాణ్యతను స్వీయ అంచనా వేయడానికి విద్యార్థులను అనుమతిస్తుంది ఏ అభ్యాస పరిస్థితులలో ఏ వ్యూహాలను ఉపయోగించాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది అవసరమైన నైపుణ్యాలు మరియు ఉపాధి నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది వాస్తవానికి ఈ సూచన అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యొక్క మొదటి కొన్ని సెమిస్టర్లలో ప్రధానంగా ఇవ్వాలి ప్రత్యేకించి మొదటి సంవత్సరంలోనే వారికి ప్రారంభంలో ఇస్తే ఈ క్రింది సెమిస్టర్లలో వారి అన్ని అభ్యాసాలపై ఇది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది విలీనం చేయబడాలి మొదటి మరియు రెండవ సెమిస్టర్లలోని అనేక కోర్సులలో బోధనా మెటాకాగ్నిషన్ యొక్క ఈ భాగాన్ని ముందస్తు ప్రణాళికలో చేర్చాలి ఇప్పుడు సంగ్రహంగా చెప్పాలంటే మనం ఏమి చేస్తాము మెటాకాగ్నిషన్ విద్యార్థుల నిమగ్నమవ్వడాన్ని పెంచుతుంది విద్యార్థుల నిమగ్నమవ్వడం అంటే ఏమిటి విద్యార్ధి తాను నేర్చుకోవాలనుకున్న జ్ఞానంతో నిమగ్నమై ఉంటాడు మరియు నిమగ్నమవ్వడం అవసరం నిమగ్నమవ్వడం కేవలం ఉపాధ్యాయుడు ఇచ్చిన ఉపన్యాసం వినడం కాదు అతను జ్ఞానంతో నిమగ్నమవ్వాలి అది తోటివారితో చర్చించడం లేదా సమస్యను పరిష్కరించడం లేదా దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేయడం లేదా ఆ విషయాన్ని మరింత అన్వేషించడం మరియు మెటాకాగ్నిటివ్ నైపుణ్యం విద్యార్థుల నిమగ్నమవ్వడాన్ని పెంచడంలో సహాయపడుతుంది మరియు విద్యార్థులను వారి స్వంత అభ్యాసానికి బాధ్యత వహించే శక్తిని మరియు విద్యార్థుల అభ్యాస అర్ధాన్ని పెంచే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి ఒకరు చూడగలిగినట్లుగా మంచి మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలు ఉంటే అది ఆధిపత్య పాత్ర పోషిస్తుంది అవును అతను విషయంతో బాగా నిమగ్నం చేయగలడు లేదా అతను తన స్వంత అభ్యాసాన్ని కూడా నిర్దేశించవచ్చు ఆ మేరకు మీరు బలహీనమైన విద్యార్థుల విషయంలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఇప్పుడు అసైన్మెంట్లు రెండు చేయమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము మీ వ్యక్తిగత అనుభవాల నుండి జ్ఞానం ఆలోచన లేదా అభ్యాస వ్యూహాలు పరిమితంగా ఉన్న మెటాకాగ్నిటివ్ అవగాహన యొక్క రెండు సందర్భాలను వివరించండి రెండు సందర్భాలు రాయండి గరిష్టంగా 250 పదాలలో వ్రాయండి కొంతమంది విద్యార్థులకు వారి స్వంత జ్ఞానం గురించి తెలియకపోవడాన్ని మీరు ఉపాధ్యాయుడిగా ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు అదేవిధంగా పరిమితమైన మెటాకాగ్నిటివ్ రెగ్యులేషన్ యొక్క రెండు ఉదాహరణలను వివరించండి పనుల కోసం ప్రణాళిక వేయడం ఒకరి స్వంత పురోగతిని పర్యవేక్షించడం లేదా మీ వ్యక్తిగత అనుభవాల ఫలితాలను అంచనా వేయడం మీ అనుభవం మెటాకాగ్నిషన్ పై దృష్టి పెట్టకపోవచ్చు ఎందుకంటే మెటాకాగ్నిషన్ మా అనుభవం లో చాలా మంది ఉపాధ్యాయులకు ఇది క్రొత్త పదమని భావిస్తున్నాము కానీ విద్యార్థులకు ఈ మెటాకాగ్నిటివ్ ఇబ్బందులను గుర్తించే ప్రయత్నం ప్రారంభించినప్పుడు మీ స్వంత అనుభవాలను మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మరియు తదుపరి ఉపన్యాసంలో ఇంజనీరింగ్ నాలెడ్జ్ యొక్క స్వభావం మరియు వర్గాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము